డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫర్ ఇంజనీర్స్ లోని తరువాయి పాఠానికి తిరిగి స్వాగతం ఈ వీడియోలో సెకండ్ ఆర్డర్ కలిగిన లినియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని కుదించే ఉదాహరణలను పరిశీలిస్తున్నాము వాటిని సాధారణ రూపాల్లోకి కుదించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి కాన్స్టాంట్ కోఎఫిషియంట్స్ తో సమీకరణాలతో మనము మొదట పరిగణించే సరళమైన ఉదాహరణలను చూసాము కాబట్టి కాన్స్టాంట్ కోఎఫిషియంట్స్ లతో కూడిన లీనియర్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లను మనము పరిగణిస్తాము మరియు ఈ ప్రక్రియతో మనము గత కొన్ని వీడియోలలో చర్చించాము ఈ సమీకరణాన్ని కనానికల్ రూపంలోకి లేదా సరళమైన రూపంలో కొత్త వేరియబుల్స్ తో కుదిస్తున్నాము కాబట్టి కొత్త వేరియబుల్స్ ξ మరియు ηలలో సమీకరణంలో అది సరళీకృతమైన సమీకరణం సాల్వ్ చేయగలిగితే దానిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి దానినే మనము ఒక ఉదాహరణతో ప్రారంభిస్తున్నాము కాబట్టి దీన్ని కుదించండి ప్రతి ఉదాహరణలో హైపర్బోలిక్ ఎలిప్టిక్ మరియు పార్షియల్ పారాబొలిక్ యొక్క ప్రతి సందర్భంలోనూ ఒక ఉదాహరణ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణతో ప్రారంభమవుతుంది కాబట్టి సమీకరణాన్ని కుదించండి PDEని కుదించండి ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 4uxx5uxyuyyuxuy2 గా ఇవ్వబడినది కాబట్టి ఈ సమీకరణం కనానికల్ రూపంలోకి సాధారణ రూపంలోకి లేదా కనానికల్ రూపంలోకి మార్చాలి కాబట్టి పరిష్కారం ఏమిటి పరిష్కారం మనం దీన్ని ఒక రూపంలోకి కుదించాలి కాబట్టి అది ఏమిటి కాబట్టి ఇది మీ A అని పరిగణించండి కాబట్టి A4 కేవలం A4 B5 C1 మరియు D1 E1 అని గమనించండి తద్వారా మనకు నిజంగా అవసరం లేదు కాబట్టి మీరు చూడవలసినది డిస్క్రిమినెంట్ డిస్క్రిమినెంట్ B2 4AC కేవలం B2 4AC25 169 ని చూడండి B2 4AC అనునది 9 కాబట్టి ఇది పాజిటివ్ గా ఉంటుంది అంటే మనం నేర్చుకున్నది హైపర్బోలిక్ ఈక్వేషన్ కాబట్టి ఈ ఈక్వేషన్ హైపర్బోలిక్ కి సంబందించినది ఆ విభాగం ఎక్కడ ఉంది కాబట్టి ముందుగా మీరు డొమైన్ను చూడాలి కాబట్టి ఇది ఏదీ ఇవ్వదు అంటే xy సమతలానికి చెందినది కాబట్టి మీ డొమైన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి కూడా చెందుతుంది కాబట్టి ఇందులో మీరు ఏదైనా పాయింట్ తీసుకుంటారు ఎందుకంటే B2 4AC ఇది కోఎఫిషియంట్ ఈ కోఎఫీషియంట్స్ ప్రతిచోటా చెల్లుబాటు అవుతాయి కనుక ఇది సమతలంలో ఒక హైపర్బోలిక్ సమీకరణం కాబట్టి ఇది మీ డొమైన్ కాబట్టి ప్రతి xy ఈ డొమైన్లో ఈ సమీకరణం హైపర్బోలిక్ ఈక్వేషన్ గా ఉంటుంది కాబట్టి ఇది స్పష్టంగా ఉంటుంది కాబట్టి డిస్క్రిమినెంట్ ను చూడటం ద్వారా మనం ముగించవచ్చు ఇప్పుడు నేను నా కొత్త వేరియబుల్స్ ఎలా పొందగలను మీరు dydxB±B2 4AC2A అన్నింటిలో మొదటిది dydxBB2 4AC2Aని పరిగణించండి ఇది ఒకటి మరియు dydxB B2 4AC2A ఇది మరొకటి గా పరిగణిస్తున్నాము కాబట్టి ఇదే మనము చూడగలము మీరు A మరియు C లను సున్నాకి సమానంగా చేస్తే ఇదే మీరు చూడగలిగేది మీరు xy నుండి ξ η వరకు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే వాటి కోసం చూస్తే ఇవి ODEలు అని మీరు చూస్తారు మీరు మీ ξ మరియు ηలను పరిష్కరించేలా వీటిని గుర్తించాలి కాబట్టి మీరు ఈ dydxBB2 4AC2A 552 4 4 41ని చూసినట్లయితే మరియు ఈ సందర్భంలో ఇతర ODE కాస్తా dydxB B2 4AC2A 5 52 4 414 అవుతుంది సరేనా కాబట్టి ఇవి మీరు dydx1ని పరిష్కరించాల్సిన రెండు ODEలు అది మీకు y x C1ని ఇస్తుంది మరియు ఇక్కడ ఏమి జరుగుతుంది 4dy dx0 కాబట్టి మీరు నేరుగా ఇంటిగ్రేట్ చేయవచ్చు మరియు మీరు dy 14dx గా వ్రాయవచ్చు కాబట్టి మీరు రెండు వైపులా y14xC2 ని పొందడానికి మీరు ఇంటిగ్రేట్ చేయవచ్చు తిరిగి వ్రాస్తే ఇది 4y x C2 లాగా ఉంటుంది కాబట్టి ఇది ఈ రెండు సమీకరణాలు ఇవి ODEల యొక్క రెండు సాధారణ పరిష్కారాలు అవుతాయి కాబట్టి దీని నుండి xyy x మరియు xy4y x మీరు మీ ξ మరియు ηలను ఎలా పరిష్కరిస్తారో మనం చూశాము ఇప్పుడు మీ సమీకరణం uxxuxyuyyuxuyని కలిగి ఉంటుంది కాబట్టి మీరు ux మరియు uy లను కనుగొనాలి కాబట్టి కొత్త వేరియబుల్స్ పరంగా ∂x ∂u∂x లాగానే ∂u∂x∂u ∂x గా వ్రాయవచ్చు కనుక ఇది నాకు ∂u∂x ∂u ∂u ఇస్తుంది మరియు xని y ద్వారా భర్తీ చేయడం ద్వారా ∂u∂y కి ఏమి జరుగుతుంది అంటే మీకు ∂u∂y∂u ∂y లభిస్తుంది కాబట్టి ఇది ∂u∂yu4∂u అవుతుంది కాబట్టి దీని నుండి మీరు ఇప్పటికే u uy ux అంటే ఏమిటో పొందారు కానీ మనకు uxx అవసరం కాబట్టి uxxపొందడానికి ఈ uxxని చూడండి మీకు uxx ∂x∂u∂x కావాలంటే కాబట్టి మీరు దీన్ని వర్తింపజేయండి ∂x అంటే ఏమిటి మీరు దీనిని పొందడానికి పరిగణనలోకి తీసుకోవద్దు కాబట్టి అది ఏమిటంటే ∂x మరొకసారి అది మీకు uxx ∂u∂u ను ఇస్తుంది కాబట్టి మీరు దీన్ని వర్తింపజేస్తే మీరు దీన్ని చేస్తారు కాబట్టి మీకు uxx uξξ2uξηuηη లభిస్తుంది కాబట్టి మీరు uxxని ఉపయోగించండి మరియు ఇక్కడ నుండి మీరు uyyని కూడా పొందవచ్చు లేదా ముందుగా మీకు uxy uxy∂x∂u∂y ∂u4∂u లభిస్తుంది కాబట్టి ఇది ఏమిటి కాబట్టి ఇది నాకు uxy uξ ξ uξ η 4uξ η 4uηη uξ ξ 5uξ η 4uηη uξ η లేదా uηξ రెండూ కంటిన్యూస్ గా ఉండే సెకండ్ డెరివేటివ్ లు లేదా మిశ్రమ డెరివేటివ్ లని ఇస్తుంది uξ η ఆ మిశ్రమ డెరివేటివ్ లు కంటిన్యూస్ గా ఉండాలి కాబట్టి అది కాలిక్యులస్ నుండి లభిస్తుంది సరేనా కాబట్టి మీరు ఇక్కడ కాన్స్టాంట్ కోఎఫిషియంట్ తో పని చేస్తున్నందున ఇది సులభంగా కనిపిస్తుంది మీరు దీనిని విస్తరిస్తున్నప్పుడు మీరు దీన్ని చూస్తారు కాబట్టి ఈ కోఎఫిషియంట్ లు xy ఫంక్షన్లైతే మీరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు దానిని జాగ్రత్తగా విస్తరించవలసి ఉంటుంది లేకపోతే మీరు తప్పు చేసే అవకాశం ఉంది కాబట్టి మీ uxy అంటే ఏమిటి అదే విధంగా మీరు uyy పొందవచ్చు uyy∂y∂u∂y4∂u4∂u కనుక ఇది uyyuξ ξ 8uξ η16uηηఅవుతుంది AB2 రకం లాగా ఉంటుంది కాబట్టి మీకు ఈ uxxuxyuyyuxuy లు మరియు ల పరంగా తెలుసు కావున వాటిని సమీకరణంలో ఉంచండి కాబట్టి ఈ సమీకరణం ఏమిటి 4uξξ2uξηuηη5 uξ ξ 5uξ η 4uηηuξ ξ 8uξ η16uηη uξ uuξ 4u2 కాబట్టి మీరు దీన్ని ప్రత్యామ్నాయం చేస్తే ఇది ఇప్పుడు ఇలా మారుతుంది మరియు 9uξ η3u2 అనే పదాలను సేకరించండి కాబట్టి ఇది నాకు uξ η13u29 ను ఇస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు పొందగలిగే సమీకరణం సరేనా కాబట్టి ఇది మిశ్రమ డెరివేటివ్ కాబట్టి మీరు సులభంగా చూడగలిగే హైపర్బోలిక్ అని అర్థం కాబట్టి ఈ కుదింపు తర్వాత మనము ఈ సమీకరణాన్ని పరిష్కరించగలము కాబట్టి మనం దానిని ఎలా పరిష్కరించాలి ఇది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ప్రాథమిక పద్ధతులను ఉపయోగించి దీన్ని పరిష్కరించే పద్ధతిని నేను మీకు ఇస్తున్నాను కనానికల్ పద్దతి అంటే ఇదేనేమో దీనిని పరిగణలోకి తీసుకోవడం ద్వారా రెండవ ఆర్డర్ యొక్క ఇచ్చిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని రెండవ ఆర్డర్ యొక్క మరొక పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గా కుదించవచ్చు అయితే కనానికల్ రూపంలో మరియు చక్కని సరళమైన రూపంలో ఉన్న దీనిని సాధారణ రూపం లేదా కనానికల్ రూపం అని అంటారు కాబట్టి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ల కోసం మనం నేర్చుకున్న పద్ధతులను ఉపయోగించి ఇప్పుడు దీనిని పరిష్కరించవచ్చు కాబట్టి మీరు uv అని పరిగణిస్తే అప్పుడు ఈ సమీకరణం ఏమవుతుంది మీకు dvξ 13v29 లభిస్తుంది ఇది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రకం సరేనా కాబట్టి నేను దీన్ని ఎలా పరిష్కరించగలను కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమిటి కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లీనియర్ ODE ఫస్ట్ ఆర్డర్ లీనియర్ ODE దీని I F e 13dలాగా కనిపిస్తుంది కాబట్టి ఇది మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇది కాబట్టి మీకు I Fe 3 గా ఉంది కాబట్టి ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కాబట్టి మరియు దానిలో ఏదైనా స్థిరాంకం కూడా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఇక్కడ మనము పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తో వ్యవహరిస్తున్నాము కాబట్టి ఈ స్థిరాంకం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విషయంలో అయితే ఇది స్థిరంగా ఉంటుంది ఏదైనా కాన్స్టాంట్ టైమ్ గా ఉంటే మంచిది కానీ ఇక్కడ C కాన్స్టాంట్ కాబట్టి మీరు I Fe 3 C ని ఎంచుకోవచ్చు కాబట్టి మీరు e 3

C29e 3 Cని ప్రత్యామ్నాయం చేస్తారు మీరు అలా చేస్తే మరియు రెండు వైపులా గుణిస్తే ఇది ఏమవుతుంది ఇది వాస్తవానికి dξ e 3 v29e 3 కి సమానం అవుతుంది సరేనా కాబట్టి మీరు దీన్ని C గా పరిగణించాల్సిన అవసరం లేదు కాబట్టి చివరకు ఇది రెండు వైపులా రద్దు చేయడం జరగదు కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ లు ఏవైనా కావచ్చు కానీ సంపూర్ణత కోసం ఇది స్థిరంగా ఉండదు దాని స్థిరాంకం వాస్తవానికి Cగా ఉంటుంది మీరు Cగా ఎంచుకోవచ్చు ఎందుకంటే ఇది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి మనము ODE యొక్క పద్ధతులను ఉపయోగిస్తాము కాబట్టి మనం పరిష్కరించగలము కాబట్టి మీరు పొందేది ఇదే సమీకరణం ఇప్పుడు మీరు రెండు వైపులా ఇంటెగ్రేట్ చేయవచ్చు కాబట్టి dξ e 3 vdξ 29e 3dξ అవుతుంది ఆ ఇంటిగ్రేషన్ కాన్స్టాంట్ ఏమిటి అది ఏదైనా ఫంక్షన్ కావచ్చు కాబట్టి నేను C1ని తీసుకుంటున్నాను అయితే మీరు డిఫరెన్షియేట్ చేయండి అప్పుడు మీరు కోరుకున్నది తిరిగి పొందుతారు కనుక ఇది నాకు e 3 v 23e 3C1 ను ఇస్తుంది కాబట్టి మీరు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మీరు ఈ ఇంటెగ్రల్ ను పొందుతారు కాబట్టి ఇది vξη 23C1 e3ని సూచిస్తుంది కాబట్టి ఇది నేను v గా కనుగొన్నాను v అంటే ఏమిటి v అనేది u కాబట్టి u u 23C1 e3 కానీ ఇది కాకపోవచ్చు మీరు దీన్ని ఇంటిగ్రేట్ చేయలేకపోవచ్చు ఇది ∂u 23C1 e3 లాగా ఉంటుంది కాబట్టి ఇదే ఇప్పుడు మీరు పొందిన సమీకరణం కాబట్టి మీరు uξη ను పొందాలనుకుంటే మీరు ఈ సమీకరణాన్ని ఇంటిగ్రేట్ చేయాలి మనము దీనిని ఇంటిగ్రేట్ చేయవచ్చా వాస్తవానికి మీరు రెండు వైపులా d కి అనుగుణంగా ఇంటిగ్రేట్ చేయండి కాబట్టి మీరు ∂ud 23C1 e3dηC2ని పొందుతారు కాబట్టి ఇది నాకు uξη 23ηe3C1dC2 ని ఇస్తుంది కాబట్టి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క మీ జనరల్ సొల్యూషన్ ఇదే ఇది ప్రామాణిక రూపం యొక్క PDE యొక్క జనరల్ సొల్యూషన్ సాధారణ రూపం కనానికల్ రూపం లేదా ఇచ్చిన PDE యొక్క సాధారణ రూపం సరేనా నేను మళ్లీ జనరల్ సొల్యూషన్ అని దీనిని పిలుస్తున్నాను కాబట్టి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లలో రెండవ ఆర్డర్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ ని మీరు ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఆర్బిట్రరీ స్థిరాంకాలను కలిగి ఉండాలి కాబట్టి మనము పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లను ఉపయోగిస్తాము దానికి రెండు ఆర్బిట్రరీ ఫంక్షన్లను కలిగి ఉంటే మనము జనరల్ సొల్యూషన్ అని పిలుస్తాము కాబట్టి మీరు ఇక్కడ కలిగి ఉన్నది uξη ఇది వాస్తవానికి C1 అంటే ఒక ఆర్బిట్రరీ ఫంక్షన్ మరియు C2 మరొక ఆర్బిట్రరీ ఫంక్షన్ కాబట్టి మనకు రెండు ఆర్బిట్రరీ ఫంక్షన్లు ఉన్నాయి ఇక్కడ ఆర్బిట్రరీ ఫంక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ల విషయం లో మాదిరిగానే ఇక్కడ కూడా నేను వీటిని జనరల్ సొల్యూషన్ లు అని పిలుస్తున్నాను కాబట్టి జనరల్ సొల్యూషన్ ఇలా ఉంటుంది ఇంకా మీరు ఇచ్చిన సమీకరణాన్ని పరిష్కరించవచ్చు వీలైతే దీన్ని ప్రామాణిక రూపంలోకి కుదించవచ్చు ఇది సరళమైన రూపంలో ఉంటే కుదింపు తర్వాత పరిష్కరించవచ్చు దాని జనరల్ సొల్యూషన్ కోసం పరిష్కరించవచ్చు కాబట్టి ఇది కుదింపు అయిన సమీకరణానికి పరిష్కారం అన్నమాట ఇప్పుడు మన కొత్త వేరియబుల్స్ని తిరిగి పొందడం కోసం అసలు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మీరు మీ మరియు ల ఫంక్షన్గా భర్తీ చేయవచ్చు అంటే y x మరియు 4y x లచే అన్నమాట సరేనా కాబట్టి మీరు అలా భర్తీ చేయవచ్చు మరియు ఇది u ఫంక్షన్ అవుతుంది అలా ఇది uxy యొక్క ఫంక్షన్ అవుతుంది ఆ విధంగా అది uxy 234y xey x3C14y xd4y xC2y x అవుతుంది కాబట్టి ఇది ఇచ్చిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ ఫంక్షన్ అవుతుంది సరేనా ఇచ్చిన PDE యొక్క జనరల్ సొల్యూషన్ ఇది ఇది కూడా ఉంటుంది ఎందుకంటే ఇది ఆర్బిట్రరీ ఫంక్షన్ మరియు ఇది కూడా ఆర్బిట్రరీ ఫంక్షన్ కాబట్టి ఇది మీ ఫంక్షన్ పాత వేరియబుల్స్ పరంగా ప్రతిదీ ఈ x మరియు y అవుతుంది సరేనా కాబట్టి ఇది దాని వ్యక్తీకరణ మీరు ఏదైనా C1 మరియు C2 లను ఇవ్వండి మరియు ఇది వాస్తవానికి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ను పరిష్కరిస్తుంది కాబట్టి మీరు ఏదైనా ఫంక్షన్ C1 మరియు C2ని ఎంచుకుంటారు అది ఇచ్చిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి మనం ఈ విధంగా పరిష్కరిస్తాము మనము మొదట ఇచ్చిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ప్రామాణిక రూపంలోకి కుదించవచ్చు మరియు ఈ సాధారణ రూపాన్ని కుదించడాన్ని చూడవచ్చు అది సరళమైన రూపంలో ఉంటే అది పరిష్కరించగలిగితే నేరుగా ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నించండి కాబట్టి సరళమైన పద్ధతి ఇంటిగ్రేషన్ మాత్రమే సరేనా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఎలా పరిష్కరించాలో మీకు ఏ పద్ధతి తెలియదు కాబట్టి మీరు ఆ ఇంటిగ్రేషన్ చేయగలిగే పద్ధతులను ప్రాథమిక పద్ధతులను మాత్రమే ఉపయోగించి మీరు మీ జనరల్ సొల్యూషన్ ని పొందవచ్చు ఇప్పుడు మనము వేరే ఇతర రకాల సమీకరణాలను చూసే మరో ఉదాహరణను చూద్దాము కాబట్టి మరొక ఉదాహరణను పరిశీలిస్తాము కాబట్టి దీనిని పరిగణించండి కాబట్టి ఈ uxxuxyuyyux0 సమీకరణం ను కనానికల్ రూపంలోకి కుదించండి ఈ PDE సమీకరణాన్ని సాధారణ రూపంలోకి కుదించండి కాబట్టి మనం మళ్లీ ఎలా పరిష్కరించాలో చూద్దాం A B C A1 B1 మరియు C1 ను తీసుకోండి కాబట్టి B2 4AC1 4 3 కాబట్టి ఇది వెంటనే నెగెటివ్ గా ఉంటుంది కాబట్టి మీరు పూర్తి సమతలంలో చెల్లుబాటు అయ్యే సమీకరణాన్ని ఎలిప్టిక్ సమీకరణం అని చెప్పవచ్చు కాబట్టి సమీకరణం ఎలిప్టిక్ గా ఉంటుంది నేను డిస్క్రిమినెంట్ B2 4AC ని చూడటం ద్వారా నేరుగా ముగించగలను ఇప్పుడు మీరు ఈ ODE యొక్క dydxBB2 4AC2A 112 4 1 113i2 ఇంకా మరియు ఇతర dydxB B2 4AC2A 1 12 4 12 11 3i2 సమీకరణాన్ని పరిష్కరించడం ద్వారా కనుగొనవచ్చు కాబట్టి ఇవి రెండు ODEలు కాబట్టి మీరు ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లను పరిష్కరించడానికి ప్రయత్నించాలి కాబట్టి ఈ ODE లను పరిష్కరించడం ద్వారా మీరు మీ xy పరిష్కారం ఏమైనా ఉంటుందని చూడవచ్చు కాబట్టి పరిష్కారం లేదా మీరు దానిని మొదట dy12i32dx ను పరిష్కరించండి కనుక ఇది y 12i32 xC1 అవుతుంది కాబట్టి ఇది మీ xy మరియు అదే విధంగా ఇక్కడ కూడా ఉండాలి ఎందుకంటే ఇవి సంక్లిష్టమైన విషయాలు కాబట్టి మీరు నేరుగా dy12 i32dx చేస్తే మీరు y 12 i32 xC2ని పొందగలరని మీరు చూడవచ్చు కాబట్టి మీరు పొందేది ఇదే కాబట్టి మీరు ξ ను పొందుతారు కాబట్టి ఇది ξ తప్ప మరేమీ కాదని మీరు చూడవచ్చు ఇది మీరు ξ అని సులభంగా చూడగలరు ఇది మీ అయితే ξ కాస్తా అవుతుంది కాబట్టి నేను దీన్ని కలిగి ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఈ వేరియబుల్ పరంగా uxxuxy మరియు uyy మరియు ux కోసం వెతకడానికి ప్రయత్నిస్తే మరియు మీరు కుదించినట్లయితే అది uξη లోయర్ ఆర్డర్ టర్మ్స్ 0 కి సమానం అవుతుందని మనము చూడవచ్చు అది అలా సమానం అవుతుంది ఇది మీరు ఆశించే కనానికల్ రూపం అయితే ఇవి కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్లు కాబట్టి ఎటువంటి అర్థం లేదు ఎందుకంటే కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్ వేరియబుల్స్కు సంబంధించి పార్షియల్ డెరివేటివ్ లు కాంప్లెక్స్ గా ఉన్నాయి కాబట్టి వాటికి ఎటువంటి అర్థం లేదు సరేనా కాబట్టి మనం కనానికల్ ఫామ్ ను కనుగొనే ఇంటర్మీడియట్ దశ లో దీన్ని చేయబోము కాబట్టి కాంప్లెక్స్లో మీరు రియల్ పార్ట్ ని అంటే αy x2 ను తీసుకుంటారని మీరు చూడగలరు బీటా అంటే ఇక్కడ మీరు వెతుకుతున్న మరియు బదులుగా వేరియబుల్స్ అనగా β 32x కాబట్టి మీరు నుండి యొక్క రియల్ పార్ట్ గా లను తీసుకుంటే ఈ యొక్క ఇమాజినరీ పార్ట్ ను ఎలా పొందుతారు మీరు పొందేది ఏమిటంటే మీరు యొక్క రియల్ పార్ట్ ని కూడా ఎంచుకోవచ్చు ఇది అనునది యొక్క రియల్ పార్ట్ దీన్ని ఎంచుకుంటే ఈ కొత్త వేరియబుల్స్ లో దేనినైనా ఎంచుకోవచ్చు అప్పుడు మీరు మీ ux అంటే ఏమిటో చూడటానికి ప్రయత్నిస్తారు కాబట్టి ux∂u∂α కాబట్టి ఇది మరియు ల పరంగా కాదు వాటి కాంప్లెక్స్ ఫంక్షన్లకు బదులుగా మీరు మరియు ల రియల్ మరియు ఇమాజినరి పార్ట్ లను ఎంచుకుంటారు సరేనా అప్పుడు మీరు ఈ కొత్త వేరియబుల్స్ మరియు లని ఎంచుకుంటారు కాబట్టి ఈ ల పరంగా ఈ కనానికల్ రూపం uααu ββలోయర్ ఆర్డర్ టర్మ్స్ గా మారుతుందని మీరు ఆశించారు కావున అదే మనము పొందుతాము కాబట్టి ux ఇది కాబట్టి ux 12u32u కాబట్టి మీరు బహుశా 32ని ఎంచుకుంటే గణన సరళంగా ఉంటుందని మీరు ఆశించవచ్చు ఎందుకంటే మీరు రెండు స్థలాలలో మైనస్గా చూస్తారు కాబట్టి నేను దాన్ని తీయగలను కాబట్టి మీరు అలా ఎంచుకోవచ్చు నేను ఆల్ఫా బీటాను రియల్ పార్ట్ లుగా ఎంచుకున్నాను మరియు మీలో రియల్ మరియు ఇమాజినరీ భాగాలను కూడా ఎంచుకోవచ్చు సమస్య లేదు సరేనా కాబట్టి మీరు ఎంచుకోవచ్చు ఆ విధంగా ఇది మన uxఅవుతుంది అదే విధంగా uy కూడా uy∂u∂α ∂βdyu అవుతుంది కాబట్టి మీకు uxx12∂α32∂β12u32u14uαα32uαβ34uββ ఉంది కాబట్టి ఇది నా uxx uxy కాబట్టి uxyని మీరు uxy∂x∂u∂y గా లెక్కించవచ్చు కాబట్టి నా ∂u∂y అంటే ఏమిటో నాకు తెలుసు కాబట్టి ∂x ని మీరు ఇక్కడ భర్తీ చేయవచ్చు కాబట్టి ఈ uxy 12∂α32∂β u 12uαα 32uαβ నుండి మరియు ఇక్కడ నుండి ఏమి జరుగుతుందో మీరు uyy∂y∂u∂y∂αuuαα గా పొందవచ్చు కాబట్టి మీరు ఈ uxx uxy ok uxx uxy మరియు uyy అన్నింటినీ పొందారు కావున ux uy ఇప్పటికే ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు సమీకరణంలో ప్రత్యామ్నాయం చేస్తే మీరు దాని సరళతపై ఆధారపడి లేదా ఆధారపడకపోయినా పరిష్కరించగల కనానికల్ రూపాన్ని పొందుతారు కాబట్టి మీరు 14uαα32uαβ34uββ 12uαα32uαβuαα 12u 32u0ని కలిగి ఉన్నారు కాబట్టి ఇది మీ సమీకరణం కాబట్టి ఇది మీ ux uyy మరియు ఇది మీ uxy మరియు ఇది మీ uxx కాబట్టి ఈ సమీకరణం కాస్త దీని మాదిరిగా ఇవ్వబడిన PDE గా అవుతుంది ఇది చాలా సులభం అవుతుంది ఇప్పుడు మీరు సరళీకరించవచ్చు మరియు మీరు దీనిని 34uαα34uββ 12u 32u0 అని చూస్తారు కాబట్టి ఇది మీ కనానికల్ రూపం కాబట్టి ఇది uααuββ23u23u అవుతుంది కాబట్టి ఇదే సమీకరణం అవుతుంది ఇది కనానికల్ రూపం ఇది ఎలిప్టిక్ కనానికల్ రూపం అవుతుంది సరేనా కాబట్టి మనం సరిగ్గా uξη ను ఈ αβ కొత్త వేరియబుల్స్ పరంగా కనానికల్ వ్యక్తీకరణలో చూసాము మరియు మీరు దీనిని రెండు సార్లు చేస్తే మీరు దీనిని xy ల పరంగా వ్రాయవచ్చు సరేనా కాబట్టి మీరు ξ మరియు η ల యొక్క రియల్ మరియు ఇమాజినరీ భాగాలుగా αβని ఎంచుకుంటారు కాబట్టి మనము సాధారణ సమీకరణం కోసం చేసిన విధంగా రెండు దశలను చేయలేదు కనానికల్ ఫామ్ను ξ మరియు η పరంగా పొందండి ఆ తర్వాత సమీకరణాన్ని కుదించండి ఇక్కడ ξ మరియు η లు అనునవి కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్లు మరియు కొత్త వేరియబుల్స్ αβ లను ఎంచుకోండి ఆ విదంగా సమీకరణాన్ని మళ్లీ ఇలా మరొక రూపంలోకి కుదించండి అలా కాకుండా మీరు ఈ ఇంటర్మీడియట్ దశను నివారించవచ్చు మరియు నేరుగా వేరియబుల్స్ను ఎంచుకోవచ్చు ఎందుకంటే ξ మరియు η మీరు రియల్ మరియు ఇమాజినరీ భాగాన్ని αβ లుగా తీసుకుంటారు ఇది ఈ కనానికల్ రూపంగా మారుతుంది ఇది ఎలిప్టిక్ సమీకరణం కానీ ఇది మునుపటిలా పరిష్కారమవుతుందని మీరు ఆశించలేరు మీరు దీన్ని ఇంటిగ్రేట్ చేయలేనందున ఇది సులభం కాదు సరేనా ఇది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది మీకు తెలియదు ఇప్పటికీ మీరు ఈ ఎలిప్టిక్ సమీకరణాన్ని పరిష్కరించడానికి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పద్ధతిని ఉపయోగించలేరు కాబట్టి మీరు సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ను కనానికల్ రూపంలోకి కుదించవచ్చు కాబట్టి మనము ఎలిప్టిక్ కోసం ఒకటి మరియు హైపర్బోలిక్ కోసం మరొకటి అలా రెండు ఉదాహరణలను చూశాము కాబట్టి తదుపరి వీడియోలో మనము లీనియర్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క కనానికల్ రూపాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాము మరియు ఆ సమీకరణాన్ని కుదించడానికి ప్రయత్నిస్తాము మొదట పారాబొలిక్ రకం సమీకరణం మరియు దాని డిస్క్రిమినెంట్ ను చూస్తాము ఇచ్చిన PDEకి డిస్క్రిమినెంట్ సున్నా అయితే అది పారాబొలిక్ కాబట్టి అటువంటి సమీకరణాన్ని మనం సరిగ్గా ఎంచుకోవడం ద్వారా కుదిస్తాము మీరు ξ లేదా η లలో ఒక వేరియబుల్ మాత్రమే పొందుతారు కాబట్టి మీరు జాకోబియన్ సున్నాగా ఉండకూడదనే విధంగా ఇతర వేరియబుల్ లని ఎంచుకోవాలి కాబట్టి తదుపరి వీడియోలో ఆ ఉదాహరణను చూస్తాము చాలా ధన్యవాదాలు